ఒక సర్క్యూట్ ను పూర్తిగా పరిష్కరించడానికి '2B' సమీకరణాలు అవసరమని ఇంతకుముందు చూశాము ఇక్కడ B అనేది బ్రాంచ్ ల సంఖ్య మరియు N నోడ్ B బ్రాంచ్ సర్క్యూట్ కోసం N 1 కిర్ఛాఫ్ కరెంట్ లా సమీకరణాలు B N 1 కిర్చఫ్ వోల్టేజ్ లా సమీకరణాలు మరియు B ఎలిమెంట్ సంబంధాలు వ్రాస్తాము రెండు టెర్మినల్ ఎలిమెంట్లను పరిశీలిస్తాము కానీ ఈ విషయాన్ని పెద్ద సంఖ్యలో టెర్మినల్కు సాధారణీకరించవచ్చు కాబట్టి ఇప్పుడు మొదట KCL సమీకరణాలు లేదా KVL సమీకరణాలను వ్రాయాలి అనేది ఈ రెండింటిలో మొదట చేసేదాన్ని పైన ఆధారపడి వివిధ రకాల విశ్లేషణలు ఉన్నాయి సర్క్యూట్ యొక్క N 1 నోడ్స్ వద్ద KCL సమీకరణాలతో ప్రారంభిస్తే దీనిని నోడల్ విశ్లేషణ అని పిలుస్తారు మరియు సర్క్యూట్ యొక్క V N 1 లూప్ల చుట్టూ KVL సమీకరణాలతో ప్రారంభిస్తే దీనిని లూప్ విశ్లేషణ మరియు దాని యొక్క వేరియంట్ ను మెష్ విశ్లేషణ అంటారు ఆ విషయాలను తరువాత చూస్తాము మొదట నోడల్ విశ్లేషణను పరిశీలిస్తాము సర్క్యూట్ లో N 1 నోడ్ ల వద్ద KCL సమీకరణాలతో ప్రారంభించాలి ఇది మరింత కష్టతరమైన భాగం మరియు దీని పరిష్కారం నుండి ప్రతిదీ లెక్కించవచ్చు మరియు దీని లోపల కిర్చాఫ్ వోల్టేజ్ లా కూడా అవ్యక్తంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ముఖ్యమైన భాగం మరియు దీని నుండి అన్ని బ్రాంచ్ వోల్టేజీలు మరియు కరెంటు లను పొందడానికి చాలా సులభం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూస్తున్నది సర్క్యూట్లను విశ్లేషించే క్రమమైన మార్గాలు ఇవి ఏకపక్షంగా పెద్దవి కావచ్చు చేతి లెక్కల ద్వారా చేయబడే కోర్సు యొక్క ఉదాహరణల కోసం చిన్న సర్క్యూట్లను పరిశీలిస్తాము కానీ అదే పద్ధతులను చాలా పెద్ద సర్క్యూట్లకు కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం మరియు ప్రారంభంలో రెసిస్టర్లు మరియు స్వతంత్ర కరెంట్ వనరులతో కూడిన సర్క్యూట్లను పరిశీలిద్దాం దీనితో ఎందుకు ప్రారంభించాలో తరువాత స్పష్టమవుతుంది ఇది నోడల్ విశ్లేషణకు సులభమైన సందర్భం కాబట్టి ఒక ఉదాహరణగా విశ్లేషించడానికి కొన్ని సర్క్యూట్లను గీస్తాను కాబట్టి నాలుగు నొడ్లు మరియు అనేక రెసిస్టర్లు మరియు కరెంట్ సోర్స్ లతో కూడిన సర్క్యూట్ ను పరిగణిస్తాం మరియు I1I3 R 1 1 R 2 2 R 3 3 R 1 2 మరియు R 2 3 అని లేబుల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కెసిఎల్ సమీకరణాలను వ్రాసేటప్పుడు ప్రతి నోడ్ను చూడాలి ఇక్కడ నాలుగు నోడ్లు 1 2 3 మరియు 4 ఉన్నాయి నాలుగు నోడ్లలో మూడింటిని ఎన్నుకుంటాము మరియు ఆ నోడ్లన్నింటిలో కెసిఎల్ సమీకరణాలను వ్రాస్తాము ఇప్పుడు KCL సమీకరణాలను వ్రాసేటప్పుడు నోడ్లలో ఒకదాన్ని వదిలివేయాలి మరియు ఈ ఉదాహరణలో దీనిని వదిలేసి ఈ మూడు నోడ్ల వద్ద KCL సమీకరణాలను వ్రాస్తాము వీటిని 1 2 మరియు 3 గా లేబుల్ చేస్తాను ఇప్పుడు ప్రతి నోడ్ వద్ద నోడ్ నుండి బయటికి వెళ్లే మొత్తం కరెంట్ స్వతంత్ర మూలాల నుండి వచ్చిన కరెంట్ కు సమానం అని వ్రాస్తాము కాబట్టి సమీకరణాల అన్నింటినీ సెటప్ చేసే విధానం ఇలా ఉంటుంది మనకు తెలియని వాటి మధ్య కొంత సంబంధం ఉంటుంది తెలియని కొన్ని వ్యక్తీకరణలు ఉంటాయి మరియు అవి స్వతంత్ర మూలాల తో సమానంగా ఉంటాయి ఇవి తెలిసినవి మరియు దీనిని పరిష్కరించడం ద్వారా తెలియని వాటిని తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటంటే సమీకరణాలను వ్రాస్తున్నప్పుడు స్వతంత్ర మూలాలను కలిగి ఉన్న పదాలను కుడి వైపుకు రాస్తున్నాను మరియు తెలియని వేరియబుల్స్ ను ఎడమ చేతి వైపు ఉంచుతున్నాను ఇప్పుడు ముఖ్యంగా కరెంట్ ని వ్రాయవలసి ఉంది ఇప్పుడు దానిని 11 అని పిలుస్తారు మరియు అక్కడ ఉన్న కరెంట్ I12 అనేది స్వతంత్ర మూలం నుంచి వచ్చే కరెంటు కు సమానంగా ఉండాలి కాబట్టి I11 I12 I1 కి సమానం అని వ్రాయాలి ఇప్పుడు రెసిస్టర్ ద్వారా I11 మరియు I12 కరెంట్ లు ప్రవహిస్తున్నాయి రెసిస్టర్లు మరియు స్వతంత్ర కరెంట్ మూలాలు మరియు స్వతంత్ర కరెంట్ మూలాలతో కూడిన సర్క్యూట్లు కుడి వైపు కనిపిస్తాయి కాబట్టి ఎడమ వైపు రెసిస్టర్ల ద్వారా ప్రవహించే కర్రెంట్లు ఉంటాయి ఇప్పుడు పరిష్కరించడానికి కొన్ని వేరియబుల్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది నోడల్ విశ్లేషణ చేస్తున్నప్పుడు KCL సమీకరణాలతో ప్రారంభిస్తాము కానీ సమీకరణాల పడాలని వ్రాసేటప్పుడు కిర్చాఫ్ వోల్టేజ్ లా ని మరియు ఎలిమెంట్ సంబంధాలను అవ్యక్తంగా ఈ ప్రత్యేక సందర్భంలో ఒక రెసిస్టర్ యొక్క VI సంబంధం ఉపయోగిస్తాము కాబట్టి ఈ ప్రత్యేకమైన నోడ్ను తీసుకొని రెసిస్టర్ అంతటా ఉన్న వోల్టేజ్ మరియు రెసిస్టన్స్ విలువ పరంగా I11 ను తిరిగి వ్రాస్తాము ఇప్పుడు నోడల్ సమీకరణాలను అమర్చడానికి ముందు కొన్ని వేరియబుల్స్ ను వోల్టేజీలు గా ఎన్నుకోవాలి మరియు నోడల్ విశ్లేషణ కోసం సమీకరణాలను వ్రాసేటప్పుడు ఒక కామన్ రిఫరెన్స్ నోడు కు సంబంధించి నోడ్ వోల్టేజ్ వేరియబుల్స్ ను ఎన్నుకుంటాము KCL సమీకరణాన్ని వ్రాయని ఒక నోడ్ రిఫరెన్స్ నోడ్ అవుతుంది కాబట్టి అన్ని నోడ్ వోల్టేజీలు ఈ నోడ్ను సూచిస్తాయి మరియు KCL సమీకరణాన్ని రిఫరెన్స్ నోడ్ వద్ద వ్రాయకూడదు ఈ ప్రత్యేక సర్క్యూట్ లో దిగువన ఉన్న నోడ్ రిఫరెన్స్ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్కు సంబంధించి మూడు వేరియబుల్స్ అనగా V1 V2 మరియు V3 వోల్టేజీలు ఇక్కడ ఉన్నాయి V1 అనేది దీనికి సంబంధించినది అని చెప్పినప్పుడు ఈ నోడ్ మరియు ఈ రిఫరెన్స్ నోడ్ మధ్య వోల్టేజ్ కొన్నిసార్లు రిఫరెన్స్ నోడ్ను గ్రౌండ్ నోడ్ అని కూడా సూచిస్తారు అదేవిధంగా V2 నోడ్ 2 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఉంటుంది V3 నోడ్ 3 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఉంటుంది V1 V2 మరియు V3 వేరియబుల్స్ ను ప్రాధమిక వేరియబుల్స్ గా ఉపయోగించి సమీకరణాలు వ్రాస్తాము